ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మీద ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 17 ఈ రోజు మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క గరిష్ఠ మాగ్జిమా మరియు కనిష్టా మినిమా ల గురించి మాట్లాడతాము ప్రత్యేకంగా మనం ఒక నిర్దిష్ట ప్రదేశం డొమైన్ Domain లో ఫంక్షన్ యొక్క గరిష్ట మరియు కనిష్ట విలువలను కనుగొనడానికి అవసరమైన పరిస్థితుల గురించి మాట్లాడుతాము కాబట్టి మనం స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్టం అంటే ఏమిటనేది ఇక్కడ నిర్వచిస్తాము కాబట్టి ఒక ఫంక్షన్ zfx y x0 y0 అనే పాయింట్ వద్ద గరిష్ట విలువను కలిగి ఉంటే ఆ పాయింట్ యొక్క నైబర్హుడ్ లోని అన్ని పాయింట్ల వద్ద ఆ ఫంక్షన్ విలువ ఆ పాయింట్ వద్ద ఫంక్షన్ విలువ కంటే తక్కువగా ఉండాలి కాబట్టి x0 y0 అనే పాయింట్ యొక్క నైబర్హుడ్ లో ఉన్న అన్ని పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ x0 y0 వద్ద ఫంక్షన్ విలువ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం x0 y0 వద్ద ఫంక్షన్ గరిష్ట విలువ ను కలిగి ఉంటుందని పిలుస్తాము కాబట్టి సహజంగా ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ స్థానిక గరిష్ట విలువను పొందినది మరియు అదేవిధంగా మనం కనిష్ఠాన్ని కూడా నిర్వచించవచ్చు కాబట్టి ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ లో ఉన్న అన్ని పాయింట్ల దగ్గర ఫంక్షన్ విలువ ఆ పాయింట్ వద్ద ఉన్న ఫంక్షన్ విలువ కంటే ఎక్కువగా ఉన్న సందర్భంలో ఫంక్షన్ ఆ పాయింట్ వద్ద కనిష్ట విలువను కలిగి ఉంటుంది మరియు అటువంటి గరిష్ట లేదా కనిష్ఠాన్ని సాపేక్ష లేదా స్థానికగరిష్టం గా పిలుస్తారు మనం ఫంక్షన్ యొక్క కనిష్ట మరియు గరిష్ఠాలను మొత్తం ప్రదేశం లో కనుక్కోవాలనుకుంటున్నాము కానీ స్థానిక గరిష్ట మరియు కనిష్టాల గురించి మాట్లాడడం లేదు లేదా వాటిని కొనుక్కోవాలనుకోవడం లేదు కానీ మనం ఒక నిర్దిష్ట పాయింట్ దగ్గర మాట్లాడుతున్నాము మరియు స్థానికంగా దాని ప్రవర్తనను తనిఖీ చేస్తున్నాము కాబట్టి ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో ఉన్న అన్ని ఇతర పాయింట్ల వద్ద ఫంక్షన్ చిన్న విలువలను తీసుకుంటే మనం దీనిని స్థానికగరిష్టం గా పిలుస్తాము మరియు ఒక నిర్దిష్ట పాయింట్ యొక్క నైబర్హుడ్ లోని అన్ని పాయింట్ల వద్ద పెద్ద విలువలను తీసుకుంటే మనం దానిని స్థానిక కనిష్టంగా పిలుస్తాము మరియు ఈ గరిష్ట మరియు కనిష్ట విలువలను కలిపి ఎక్స్ట్రీమ్ విలువలు అంటారు కాబట్టి ఇక్కడ మనం z4x2y2e x2 4y2 యొక్క ఉపరితలం ను స్పష్టంగా చూడవచ్చు కాబట్టి ఉదాహరణకు ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లోని అన్ని పాయింట్ల దగ్గర ఈ ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర దాని విలువ కంటే చిన్న విలువలను తీసుకుంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఇది స్థానికగరిష్టం గా ఉంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర కూడా మనకు అలాంటి సందర్భమే ఎదురవుతుంది అంటే ఈ పాయింట్ దగ్గర కూడా మనం ఫంక్షన్ స్థానికగరిష్టం గా ఉంది అని పిలుస్తాము ఎందుకంటే ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లోని మిగతా అన్ని పాయింట్ల దగ్గర ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర దాని విలువ కంటే చిన్న విలువలను తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ ఫంక్షన్ స్థానికగరిష్టం గా ఉంది అదేవిధంగా ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ విలువ కంటే దాని నైబర్హుడ్ లోని మిగతా అన్ని పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ స్థానిక కనిష్ఠాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సంపూర్ణ అబ్సొల్యూట్ Absolute లేదా గ్లోబల్ గరిష్టం లేదా గ్లోబల్ కనిష్టం అంటే ఏమిటి సరిహద్దు తో సహా మొత్తం ప్రదేశం లో ఫంక్షన్ ద్వారా పొందిన చిన్న మరియు పెద్ద విలువలను వరుసగా సంపూర్ణ లేదా గ్లోబల్ గరిష్టం లేదా గ్లోబల్ కనిష్టం అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఒక నిర్దిష్ట పాయింట్ చుట్టూ స్థానికంగా ఏమి జరుగుతుందనే దాని గురించి మనం మాట్లాడటం లేదు కానీ మనం మొత్తం ప్రదేశంలో ఫంక్షన్ ద్వారా పొందిన అతి చిన్న మరియు అతిపెద్ద విలువల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఆ సందర్భంలో ఒకవేళ అలాంటి విలువ ఉంటే మనం దానిని ఫంక్షన్ యొక్క సంపూర్ణ కనిష్ట విలువ లేదా ఫంక్షన్ యొక్క సంపూర్ణ గరిష్ట విలువ అని పిలుస్తాము మరియు అటువంటి సంపూర్ణ గరిష్ట లేదా సంపూర్ణ కనిష్ఠాన్ని పొందడానికి మనం సహజంగా సరిహద్దు బౌండరీ లను లేదా ప్రదేశం యొక్క సరిహద్దు ను చేర్చాలి కాబట్టి ఉదాహరణకు మనం ఈ ఫంక్షన్ fxyx22y2 ను పరిగణలోకి తీసుకుంటే మనం ఈ పరిమితమైన ప్రదేశం x2y2≤1 ని కలిగి ఉన్నాము ఇది 1 తో సహా 1 వ్యాసార్థం గా ఉన్న డిస్క్ కాబట్టి మనకు ఇక్కడ సరిహద్దులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రదేశం లోపల ఉన్న అన్ని పాయింట్ ల దగ్గర ఫంక్షన్ విలువను చూడాలి కాబట్టి ఇది x22y2 యొక్క ఉపరితలం ఈ పాయింట్ 0 0 దగ్గర మనం చూసినట్లయితే ఇక్కడ ఫంక్షన్ కు స్థానిక కనిష్టం ఉంటుంది కానీ అది గ్లోబల్ కనిష్టం కూడా అవుతుంది ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ విలువ కంటే తక్కువ ఫంక్షన్ విలువ కలిగిన ఏ పాయింట్ నూ మనం చూడలేదు మరియు ఉదాహరణకు గరిష్ఠాన్ని కనుగొనడానికి ఈ పాయింట్ ఇక్కడ ఉన్నప్పటికీ లేదా ఆ పాయింట్ ఇక్కడ ఉన్నప్పటికీ ఈ అన్ని పాయింట్ల వద్ద ఫంక్షన్ గరిష్ట విలువలను తీసుకున్నట్లు అనిపిస్తుంది కాబట్టి ప్రదేశం లో ఏ పాయింట్ దగ్గర ఫంక్షన్ గరిష్ట విలువను తీసుకుంటుంది లేదా ఏ పాయింట్ దగ్గర కనిష్ట విలువను తీసుకుంటుంది అనే దాని గురించి మనం గణిత శాస్త్ర పరంగా తర్వాత కనుగొనవలసి ఉంటుంది కానీ ఈ సందర్భంలో మనం సరిహద్దులను పరిగణలోకి తీసుకున్నప్పుడు మరియు ఈ అన్ని స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్ఠాన్ని కనుగొన్నప్పుడు మరియు సరిహద్దుల వద్ద కూడా ఫంక్షన్ మళ్ళీ ఎక్కడ గరిష్ట విలువను తీసుకుంటుందో తనిఖీ చేయాలి కాబట్టి ఈ అన్ని స్థానిక గరిష్ఠాలలో ఒక స్థానిక గరిష్ఠాన్ని మరియు కనిష్ఠా లలో మనం పెద్ద లేదా చిన్న విలువలను కనుగొనవలసి ఉంటుంది మరియు ఇది ఫంక్షన్ యొక్క సంపూర్ణ గరిష్టం లేదా సంపూర్ణ కనిష్టం అని మనం క్లెయిమ్ చేయవచ్చు ఈ ఉపన్యాసంలో క్రిటికల్ పాయింట్ మరియు సాడిల్ పాయింట్ అనే మరొక పదజాలము ను ఉపయోగిస్తాము కాబట్టి x0y0 అనే పాయింట్ ను క్రిటికల్ పాయింట్ లేదా fxy యొక్క స్టేషనరీ పాయింట్ అని పిలవాలంటే x0y0 వద్ద x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fx మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fy లు 0 అవ్వాలి లేదా అవి ఉనికిలో ఉండకూడదు కాబట్టి ఆ అవకాశం కూడా చేర్చబడినది క్రిటికల్ పాయింట్ లేదా స్టేషనరీ పాయింట్ యొక్క నిర్వచనం ప్రకారం fx 0 మరియు fy 0 అయినప్పుడు వచ్చిన అన్ని క్రిటికల్ పాయింట్స్ లో ఏ క్రిటికల్ పాయింట్ దగ్గర ఫంక్షన్ గరిష్ట మరియు కనిష్ట విలువలను కలిగి ఉండదో అటువంటి పాయింట్ ను శాడిల్ పాయింట్ అంటారు కాబట్టి తర్వాత స్లైడ్ లలో మనం స్థానిక గరిష్ట లేదా కనిష్టాలు ఉంటున్నాయా లేదా అనే దానిని ప్రధానంగా గమనిస్తాము కాబట్టి అది ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర మాత్రమే ఉంటుంది కానీ కొన్ని క్రిటికల్ పాయింట్లు ఉంటాయి వాటి దగ్గర ఫంక్షన్ గరిష్ట లేదా స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టాలను తీసుకోదు కాబట్టి అటువంటి క్రిటికల్ పాయింట్ లను శాడిల్ పాయింట్లు అని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిని గ్రహించడం కోసం మనం చాలా క్రిటికల్ పాయింట్లను కలిగి ఉన్నాము మరియు తర్వాత మనం వాటిని గణిత శాస్త్ర పరంగా గుర్తిస్తాము కాబట్టి ఉదాహరణకు ఇక్కడ x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ లు 0 అయ్యే పాయింట్ ఉంది మరియు అక్కడ కూడా రెండు పార్షియల్ డెరివేటివ్ లు 0 అయ్యే పాయింట్ ఉంది కాబట్టి ప్రాథమికంగా టాంజెంట్ ప్లేన్ తలం xy ప్లేన్ కు సమాంతరంగా ఉంటుంది ఇక్కడ కూడా fx మరియు fy లు 0 అయ్యే పాయింట్ ఉంది మరియు అక్కడ కూడా fx మరియు fy లు 0 అయ్యే పాయింట్ ఉంది కాబట్టి ఉదాహరణకు ఈ పాయింట్ లన్నీ క్రిటికల్ పాయింట్లు మరియు ఇది స్థానిక కనిష్టం మరియు ఇక్కడ కూడా స్థానిక కనిష్టం మరియు అక్కడ స్థానికగరిష్టం మరియు ఇక్కడ మరలా స్థానికగరిష్టం గా ఉంటుంది కానీ మనం ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో చూసినట్లయితే అది అటువంటి ప్రవర్తనను చూపించడం లేదు ఎందుకంటే మనం y దిశలో వెళ్తున్నాము కాబట్టి కాబట్టి ఇక్కడ ఫంక్షన్ చిన్న విలువలను తీసుకుంటుంది కానీ మనం x దిశలో వెళితే అప్పుడు ఫంక్షన్ ఈ పాయింట్ దగ్గర మరియు దాని నైబర్హుడ్ లో పెద్ద విలువలను తీసుకుంటుంది కాబట్టి ఈ పాయింట్ దగ్గర x కి సంబంధించిన మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ లు 0 అయినప్పటికీ మనం ఈ పాయింట్ ను స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టంగా గుర్తించలేము కాబట్టి ఇది స్టేషనరీ పాయింట్ అవుతుంది కానీ దీని వద్ద ఫంక్షన్ స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టాలను కలిగి ఉండదు కాబట్టి దీనిని శాడిల్ పాయింట్ అంటారు కాబట్టి నేటి ఉపన్యాసంలో మనం ఈ పరిభాషను ఉపయోగిస్తాము ఇప్పుడు మనం ఫంక్షన్ ఎక్స్ట్రీమ్ విలువలు కలిగి ఉండడానికి అవసరమైన షరతుల కండిషన్స్ conditions కు వద్దాం కాబట్టి ఈ షరతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం fxy కంటిన్యూస్ అవుతుంది మరియు Pab అనే పాయింట్ వద్ద పార్షియల్ డెరివేటివ్ లను కలిగి ఉంటుంది అనుకోండి అప్పుడు ఎక్స్ట్రీమ్ విలువ యొక్క ఉనికి కోసం ఇవి ఆవశ్యక నియమాలు అవుతాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ విలువ అంటే గరిష్ట లేదా కనిష్ట విలువ అవుతుంది లేదా Pab వద్ద మనం స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్ట విలువలను గురించి మాట్లాడుతున్నాము కాబట్టి x కి సంబంధించిన మొదటి ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ మరియు y కి సంబంధించిన మొదటి ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ లు రెండూ 0 అవ్వాలి కాబట్టి ఈ రెండింటినీ మనం ఆవశ్యక నియమాలు అని పిలుస్తాము అంటే ఈ పాయింట్ దగ్గర ఈ షరతులు లేకుండా మనం స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్టాన్ని కలిగి ఉండలేము కాబట్టి ఒక పాయింట్ Pab స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టానికి సంబంధించిన పాయింట్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఈ పార్షియల్ డెరివేటివ్ లు ఆ పాయింట్ దగ్గర అదృశ్యమవుతాయి కానీ fx మరియు fy లు రెండూ 0 కి సమానం అవ్వడం వల్ల వచ్చిన పాయింట్ దగ్గర ఖచ్చితంగా స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టం ఉంటుందని మనం క్లెయిమ్ చేయడానికి ఇది సరిపోదు ఇది ఆవశ్యక నియమం కాబట్టి ఆవశ్యక నియమాలు అంటే ఈ పాయింట్లు స్థానికగరిష్టం మరియు కనిష్టం గా ఉండటం కోసం మనం తనిఖీ చేయాల్సిన మొదటి షరతు అక్కడ అవి స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్టాల ను కలిగి ఉండవచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చు కాబట్టి అక్కడ స్థానికగరిష్టం లేదా కనిష్టం ఉన్నట్లయితే మనం ఆ పాయింట్లను స్థానిక గరిష్ఠంగా మరియు కనిష్టంగా గుర్తిస్తాము మరియు వాటిలో నిర్వచనం ప్రకారం మనం నిర్వచించడం వల్ల వచ్చిన క్రిటికల్ పాయింట్ల ను గుర్తిస్తాము కాబట్టి ఈ క్రిటికల్ పాయింట్ల వద్ద స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్టాలు లేకపోవడాన్ని మనం గమనించినట్లైతే ఆ పాయింట్ లను శాడిల్ పాయింట్లు గా పిలుస్తాము కాబట్టి ఈ పాయింట్ P డెఫినేషన్ ప్రకారం మనం చర్చించిన క్రిటికల్ పాయింట్ లేదా మరో మాటలో చెప్పాలంటే ఒక పాయింట్ Pa b fxy యొక్క రిలేటివ్ ఎక్సట్రీమమ్ అయితే అప్పుడు P fxy యొక్క క్రిటికల్ పాయింట్ అవుతుంది ఎందుకంటే మనం చెప్పినట్లుగా ఎక్సట్రీమమ్ కనిష్టం కలిగి ఉండడానికి ఇది ఆవశ్యక నియమం కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క రిలేటివ్ ఎక్సట్రీమమ్ ఉన్న పాయింట్ a b ని మనం కలిగి ఉంటే అప్పుడు అది ఖచ్చితంగా క్రిటికల్ పాయింట్ ను కలిగి ఉండాలి ఎందుకంటే స్థానిక ఎక్సట్రీమమ్ మరియు స్థానిక కనిష్టాలు క్రిటికల్ పాయింట్ల వద్ద మాత్రమే ఉంటాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ ఆవశ్యక నియమాలు కలిగి ఉండడానికి సంబంధించి సులభంగా గ్రహింపగల ప్రూఫ్ రుజువు proof ను చూద్దాం అంటే ab అనే పాయింట్ క్రిటికల్ పాయింట్ అయితే దాని దగ్గర ఈ పార్షియల్ డెరివేటివ్ లు తప్పనిసరిగా 0 అవడానికి సంబంధించిన ప్రూఫ్ ను ఇప్పుడు మనం చూస్తాం కాబట్టి ఈ ahbk ను Pab అనే పాయింట్ యొక్క నైబర్హుడ్ లోని పాయింట్ గా మనం పరిగణిస్తాము h k లు ఏ విలువల నైనా తీసుకోవచ్చు కాబట్టి ahbk Pab యొక్క నైబర్హుడ్ అవుతుంది h k ల పై ఎటువంటి పరిమితి లేదు కాబట్టి నైబర్హుడ్ లో ఒక పాయింట్ ను కలిగి ఉండడానికి అవి ఏ విలువల నైనా తీసుకోవచ్చు అప్పుడు ఈ పాయింట్ Pab వద్ద గరిష్ట విలువ ఉంటుంది ఎప్పుడు ఇది గరిష్ఠ బిందువు అవుతుంది ఎప్పుడు ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో ఫంక్షన్ విలువలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ Pab యొక్క నైబర్హుడ్ లోని పాయింట్ల వద్ద ఫంక్షన్ చిన్న విలువలను పొందుతుంది కాబట్టి ఉదాహరణకు మనం ఈ వ్యత్యాసాన్ని f గా నిర్వచించినట్లయితే దాని అర్థం ffahbk fab అవుతుంది కాబట్టి ఇది స్థానిక గరిష్ట బిందువు అంటే ఈ fab విలువ ab యొక్క నైబర్హుడ్ లోని పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ కంటే పెద్దదిగా ఉంటుంది కాబట్టి తగినంత చిన్న h మరియు k విలువలకు ఇది గరిష్ట బిందువు అయితే అప్పుడు ఈ విలువ 0 కి సమానంగా గాని లేదా 0 కంటే తక్కువగా గాని ఉంటుంది కాబట్టి ab యొక్క నైబర్హుడ్ లో మనం h మరియు k లకు ఏ విలువల నైనా తీసుకుంటాం కాబట్టి ఈ విలువ 0 కి సమానంగా గాని లేదా అంతకంటే తక్కువగా గానీ ఉంటుంది లేదా మరో మాటలో చెప్పాలంటే h మరియు k ల యొక్క అన్ని విలువలకుf విలువ 0 కి సమానంగా గాని లేదా తక్కువగా గానీ అయ్యే ab అనే పాయింట్ యొక్క నైబర్హుడ్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఈ f విలువ 0 కి సమానంగా గానీ లేదా ఎక్కువగా గానీ ఉంటే ఆ బిందువు పాయింట్ కనిష్ట బిందువుగా పిలువబడుతుంది కాబట్టి తగినంత h మరియు k ల యొక్క విలువలకు ఈ fahbk విలువ కంటే fab విలువ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఈ పాయింట్ ab వద్ద టేలర్ సిరీస్ విస్తరణను ఉపయోగిస్తే ఇక్కడ ఏమి జరుగుతుంది fahbk fab కి సమానంగా ఉంటుంది దీనిని మనం గత ఉపన్యాసం లోనే చర్చించాము కాబట్టి h మరియు ab వద్ద fx ల లబ్దం ప్లస్ k మరియు ab వద్ద fy ల లబ్దం ప్లస్ ab వద్ద ఈ రెండవ ఆర్డర్ డెరివేటివ్ లు మరియు ఇంకొన్ని పదాలుంటాయి ఈ పాయింట్ ab వద్ద ఈ డెరివేటివ్ లు ఎగ్జిస్ట్ అయ్యేవరకూ మనం ఈ విస్తరణ ను వ్రాయవచ్చు మనం ఈ f ను fahbk మరియు fab ల మధ్య భేదం గా మునుపటి స్లైడ్ లో నిర్వచించాము fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab కాబట్టి తగినంత చిన్న h మరియు k కొరకు f యొక్క సైన్ గుర్తు hfxabkfyab యొక్క సైన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తర్వాత స్లైడ్ లో మనం వివరంగా చూసేదేమిటంటే కుడి చేతి వైపున ఉన్న ఈ విస్తరణ యొక్క సైన్ మరియు ఈ f యొక్క సైన్ లు ప్రాథమికంగా ఈ మొదటి పదం యొక్క సైన్ పై ఆధారపడి ఉంటాయి ఇవి h మరియు k లలో ముఖ్యమైన పదాలు కాబట్టి తగినంత h మరియు k ల వల్ల దీని సైన్ ఈ పదం యొక్క సైన్ ద్వారా నిర్ణయించబడుతుంది ఇది పాజిటివ్ ధనాత్మకం అయితే f పాజిటివ్ అవుతుంది ఇది నెగెటివ్ రుణాత్మకం అయితే ఇక్కడ మనకున్న దానితో సంబంధం లేకుండా f నెగెటివ్ అవుతుంది ఎందుకంటే ఇవి h2 మరియు hk లు మరియు ఎక్కువ ఆర్డర్ డెరివేటివ్ లు కలిగిన పదాలు కాబట్టి కనీసం ఇక్కడ మనం తగినంత చిన్న h మరియు k లను కనుగొనవచ్చు కాబట్టి దీని సైన్ ఈ పాయింట్ ab యొక్క సమీప పరిసరాల్లో నైబర్హుడ్ లో మాత్రమే ఈ కారకం ఫాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది దీనిని మనం కొంచెం ఎక్కువగా విస్తరిద్దాం మనం fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab గా కలిగి ఉన్నాము మనం ఇప్పటికీ ఈ నైబర్హుడ్ లోనే ఉన్నాము మనం h→0 గా తీసుకున్నాం మరియు అవి y దిశలో k అవుతాయి కాబట్టి h→0 గా తీసుకుంటే ఇంకా మనం ఈ పాయింట్ a b యొక్క నైబర్హుడ్ లోనే ఉన్నాము అప్పుడు ఇక్కడ మనం fkfyab12k2fkkab ని పొందుతున్నాము కాబట్టి మునుపటి స్లైడ్ లో మన వద్ద ఉన్న వాదనను మళ్ళీ తెలియచేస్తాను కాబట్టి ఈ f యొక్క సైన్ మళ్ళీ ఈ ముఖ్యమైన k లు కలిగిన పదం మీద ఆధారపడి ఉంటుంది మరియు మిగతావి k2 మరియు k3 మరియు k యొక్క ఎక్సపోనెంట్ లను కలిగి ఉంటాయి k విలువ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ పదాలను పరిగణలోకి తీసుకోనవసరం లేదు మరియు దీని సైన్ ఈ పదం ద్వారా మళ్ళీ నిర్ణయించబడుతుంది ఉదాహరణకు ఇక్కడ మనకు h ఉంది మరియు h 100h2 200h3 అనే ఈ వ్యక్తీకరణ ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించేదేమిటంటే ఈ వ్యక్తీకరణ యొక్క సైన్ ఈ పదాల ద్వారా నిర్ణయించబడటం లేదు ఇక్కడ ఉన్న ఈ h ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది కానీ మనం h విలువ 0 కి దగ్గరగా ఉండే తగినంత చిన్న విలువను తీసుకుంటే ఇది దీని యొక్క సైన్ ద్వారా నిర్ణయించబడుతుంది ఉదాహరణకు మనం h 0 1 గా తీసుకుంటే ఇది చాలా పెద్ద విలువ అవుతుంది మరియు మనం దీనిని రుణాత్మక నెగెటివ్ విలువగా పొందుతాము ఎందుకంటే h 0 1 అయినప్పుడు ఇవి ఆదిపత్య పదాలు అవుతాయి కానీ మీరు h ను 0 కి దగ్గరగా తీసుకుంటే ఉదాహరణకు h విలువ 0 1 గా తీసుకుంటే ఇంకా నెగటివ్ గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం h విలువను ఇంకా చిన్నదిగా తీసుకుందాం కాబట్టి ఇది ఇంకా నెగిటివ్ గానే ఉంది ఎందుకంటే ఇది చివరి పదాలు కానీ ఇప్పుడు ఇక్కడ మనం h ను 0 0001 గా తీసుకుంటే ఈ సందర్భంలో మనం ఈ వ్యక్తీకరణ విలువను పాజిటివ్ గా పొందుతాము కాబట్టి ఈ వ్యక్తీకరణ యొక్క ఈ విలువ కూడా పాజిటివ్ అవుతుంది మరియు అది ఇక్కడ ఒక పాయింట్ కాబట్టి తగినంత చిన్న h కోసం ఇక్కడ ఈ పదం యొక్క సైన్ ఉంది ఏదేమైనా చాలా సంఖ్యలకు ఈ సైన్ మొదటి పదం ద్వారా నిర్ణయించబడడాన్నిఇక్కడ మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ అదే వాదనను చేస్తున్నాము k విలువ తగినంత చిన్నగా ఉన్నప్పుడు ఈ వ్యక్తీకరణ యొక్క గుర్తు ఈ మొదటి పదం kfyab ద్వారా నిర్ణయించబడుతుంది ab వద్ద y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fyab ని పాజిటివ్ గా తీసుకుందాం కాబట్టి అది తప్పనిసరిగా కొన్ని నిర్ణీత సంకేతాలను కలిగి ఉండాలి కాబట్టి ఇది పాజిటివ్ అయితే ఈ సందర్భంలో k పాజిటివ్ అయితే ఈ f కూడా పాజిటివ్ అవుతుంది మరియు k నెగిటివ్ అయినప్పుడు ఈ f కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి మనం ఈ k దిశలో కదులుతున్నా ము కాబట్టి ఉదాహరణకు ఈ h 0 మరియు k 0 గా తీసుకుందాం ఇక్కడ మనం h 0 గా అనుకున్నాం కాబట్టి ఈ నైబర్హుడ్ లో ఉన్న పాయింట్స్ y దిశలో మాత్రమే ఉంటాయి కాబట్టి k విలువ పాజిటివ్ అయినప్పుడు మనం పై వైపున ఉన్న నైబర్హుడ్ లో ఉంటాము మరియు k విలువ నెగిటివ్ అయినప్పుడు ఈ నైబర్హుడ్ లో ఇక్కడే ఎక్కడో ఉంటాము కాబట్టి మనం k ని పాజిటివ్ గా కలిగి ఉన్నాము కాబట్టి ఈ నైబర్హుడ్ లో f విలువ 0 కంటే ఎక్కువగా ఉన్న పాయింట్ మరియు 0 కంటే తక్కువగా ఉన్న పాయింట్ లు రెండూ ఉంటాయి ఇప్పుడు ఈ పాయింట్ a b వద్ద fy విలువ ఎంతో మనకు తెలియదు కాబట్టి మనం ఈ f విలువ 0 కంటే తక్కువగా ఉందని అనుకుంటాము కానీ ఇది నెగిటివ్ అయితే ఈ నైబర్హుడ్ లో ఉన్న పాయింట్ల దగ్గర మళ్ళీ ఈ f విలువ 0 కంటే తక్కువగా ఉంటుంది మరియు 0 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ fy పాజిటివ్ గా ఉన్నా లేదా నెగిటివ్ గా ఉన్నా ఈ f దాని గుర్తును మారుస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాము f అనేది a b అనే పాయింట్ వద్ద ఉన్న విలువకు మరియు దాని నైబర్హుడ్ లో ఉన్న పాయింట్ వద్ద విలువకు మధ్య వ్యత్యాసం అవుతుంది కాబట్టి సమయానుకూలంగా దీని సైన్ మారుతూ ఉంటుంది కానీ స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టాలను కలిగి ఉండడానికి అది దాని సైన్ ను మార్చుకోకూడదు ఎందుకంటే ఈ నైబర్హుడ్ లో ఉన్న అన్ని పాయింట్ల దగ్గర ఒక సైన్ తో ఉన్నప్పుడు మాత్రమే దీనిని స్థానిక గరిష్ట బిందువుగా లేదా స్థానిక కనిష్ట బిందువుగా మనం తెలుసుకోగలుగుతాము ఈ నైబర్హుడ్ లో ఉన్న కొన్ని పాయింట్ల దగ్గర ఈ f విలువ పాజిటివ్ గా మరియు కొన్ని పాయింట్ల దగ్గర నెగిటివ్ గా ఉన్నప్పుడు మనం ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో k వైపు వెళ్తున్నాం కాబట్టి ఈ fy 0 అయితే తప్ప ఈ ఫంక్షన్ ఎక్స్ట్రీమమ్ ను కలిగి ఉండదు కాబట్టి ఈ fy ≠ 0 మరియు fy పాజిటివ్ అయితే దాని సైన్ మారుతుంది మరియు fy నెగిటివ్ అయితే మళ్ళీ అది సైన్ ను మారుస్తుంది కానీ ఇది స్థానిక గరిష్ట బిందువు అయితే ఇది దాని సైన్ ను మార్చకూడదు మరియు దానికోసం fy విలువ తప్పనిసరిగా 0 అవ్వాలి ఎందుకంటే fy ≠ 0 అయితే దాని సైన్ మారుతున్నట్లు మనం గమనించాము కాబట్టి fy 0 అవ్వడం ఇక్కడ అవసరం అలా కాకపోతే ఇది స్థానిక ఎక్స్ట్రీమ్ పాయింట్ కాదు కాబట్టి తర్వాత దానిని కూడా మనం అదేవిధంగా చేయవచ్చు కాబట్టి మనం ఇప్పటికే ఈ వ్యక్తీకరణను కలిగి ఉన్నాము ఇప్పుడు అదేవిధంగా మనం k→0 గా తీసుకుంటాము అప్పుడు h వల్ల f యొక్క సైన్ మారుతుందని మనం కనుగొంటాము కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మనం fx ను పాజిటివ్ గా తీసుకుంటే అప్పుడు మనకు h పాజిటివ్ అయితే f పాజిటివ్ అవుతుంది మరియు h నెగిటివ్ అయితే f నెగిటివ్ అవుతుంది k→0 కాబట్టి ఈ వ్యక్తీకరణలో kfyab పదం తొలగించబడుతుంది మరియు ఇక్కడ k లున్న పదాలన్నింటి విలువ 0 అవుతుంది కాబట్టి మనకు hfxab మరియు ఇంకా కొన్ని పదాలు ఉంటాయి fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab కాబట్టి ఇక్కడ fx విలువ 0 కంటే తక్కువ అని అనుకుందాం కాబట్టి ఇప్పుడు సైన్ ఈ h మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి h పాజిటివ్ అయితే f నెగిటివ్ అవుతుంది మరియు h నెగిటివ్ అయితే f పాజిటివ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే వాదన ఉంది ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే ఈ పాయింట్ a b యొక్క నైబర్హుడ్ లో ఇది దాని సైన్ ను మారుస్తుంది f పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది దాని సైన్ ను మారుస్తుంది కాబట్టి మరలా ఈ పాయింట్ a b ని స్థానిక ఎక్సట్రీమమ్ గా కలిగి ఉండాలంటే ఈ fx విలువ తప్పనిసరిగా 0 కి సమానం కావాలి కాబట్టి ఈ fx విలువ 0 అవ్వాలి మరియు మనం ఇంతకుముందే fy విలువ తప్పనిసరిగా 0 అవ్వాలని గమనించాము కాబట్టి మనం ఆవశ్యక నియమాలను నిర్ధారించగలము కాబట్టి ఇక్కడ ఎక్సట్రీమమ్ యొక్క ఉనికి కోసం ఆవశ్యక నియమాలు ఏమిటంటే ఈ పాయింట్ a b దగ్గర fx మరియు fy లు తప్పనిసరిగా 0 అవ్వాలని మనం గమనించాము ఈ రెండూ 0 కాకపోతే ఈ f యొక్క సైన్ మారుతుంది అప్పుడు ఆ పాయింట్ స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్ఠానికి సంబంధించిన పాయింట్ కాదు ఇప్పుడు మనం ఈ మొదటి ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ మనం ఈ ఫంక్షన్ fxy x3y3 3x 12y20 యొక్క అన్ని క్రిటికల్ పాయింట్లను కనుక్కోవాలి కాబట్టి క్రిటికల్ పాయింట్లను కనుగొనడానికి ఇప్పుడు మనం x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fx ను మరియు y కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fy ను లెక్కించాలి మరియు వాటిని 0 కి సమానం చేయాలి ఈ రెండు షరతుల ద్వారా fxxy0 మరియు fyxy0 ను సంతృప్తి పరిచే అన్ని పాయింట్లను కనుగొంటాము కాబట్టి ఈ fxxy0 మరియు fyxy0 ల వల్ల మనం 3x2 3 0 మరియు 3y2 120 లను పొందుతాము ఈ రెండు ఈక్వేషన్ ల వల్ల మనం క్రిటికల్ పాయింట్లను పొందుతాము కాబట్టి ఈ మొదటి కండీషన్ నుండి మనం x2 1 ను పొందుతాము తర్వాత దాని నుండి x ±1 ని పొందుతాము రెండవ కండీషన్ నుండి మనం y2 4 ను పొందుతాం తర్వాత దాని నుండి y ±2 ని పొందుతాము ఇప్పుడు మనం x ±1 అయినప్పుడు మరియు y ±2 అయినప్పుడు వచ్చిన అన్ని పాయింట్లను పొందుతాము మరియు ఈ అన్ని పాయింట్ల వద్ద fx మరియు fy లు 0 అవుతాయి కాబట్టి ఇక్కడ ఇవి క్రిటికల్ పాయింట్లు అవుతాయి మన దగ్గర x ±1 మరియు y ±2 ఉన్నాయి కాబట్టి మనకు మొత్తం నాలుగు అవకాశాలున్నాయి అంటే 1 2 1 2 1 2 మరియు 1 2 లు క్రిటికల్ పాయింట్లు అవుతాయి కాబట్టి ఈ నాలుగు పాయింట్ల ను ఈ ఫంక్షన్ యొక్క ఉపరితలంపై మనం చూడవచ్చు కాబట్టి మన దగ్గర క్రిటికల్ పాయింట్లు ఉన్నాయి ఉదాహరణకు పాయింట్ 1 2 లో x విలువ 1 మరియు y విలువ 2 అవుతాయి కాబట్టి ఇక్కడ క్రిటికల్ పాయింట్ అయ్యే పాయింట్ ఉంది మళ్ళీ ఇక్కడ 1 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 2 అనే పాయింట్ ఉంది మరియు ఇక్కడ 1 2 అనే పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ నాలుగు పాయింట్లు క్రిటికల్ పాయింట్లు అవుతాయి కాబట్టి ఈ అన్ని పాయింట్ల వద్ద fx మరియు fy లు రెండూ 0 అవుతాయి ఇప్పుడు మనం తర్వాత ప్రాబ్లం ను చూద్దాం ఇక్కడ కూడా మనం ఈ ఫంక్షన్ fxyx2 y2e x2 y22 యొక్క అన్ని క్రిటికల్ పాయింట్ల ను కనుగొంటాము కాబట్టి మళ్ళీ ఈ fx0 తో కొనసాగుదాం కాబట్టి ఈ సందర్భంలో మనం fx0 ను పొందుతాము కాబట్టి దీనిని మనం అవకలనం చేస్తాము అప్పుడు మనకు x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ fx విలువ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ x2 y2 మరియు e x2 y22 యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ ప్లస్ e x2 y22 మరియు x2 y2 యొక్క x కి సంబంధించిన పార్షియల్ డెరివేటివ్ వుంది దాని నుండి మనకు x2 y2 మరియు e x2 y22 యొక్క డెరివేటివ్ అదే అవుతుంది మరియు x2 y22 ని x కి సంబంధించి పాక్షిక అవకలనం చేస్తే x వస్తుంది ప్లస్ e x2 y22 మరియు x2 y2 ని x కి సంబంధించి అవకలనం చేస్తే 2x వస్తుంది కాబట్టి fx xx2 y2e x2 y222xe x2 y22 అవుతుంది xe x2 y22 ఈ రెండు పదాలలో ఉంది కాబట్టి మనం దీనిని బయట రాద్దాం అప్పుడు fx xe x2 y22 x2 y22 అవుతుంది e x2 y22 విలువ 0 కాదు కాబట్టి fx 0 అయినప్పుడు 2 x0అవుతుంది ఇప్పుడు మనం fy ని కూడా అదేవిధంగా కనుగొంటాము దాని నుండి మనకు 2 y0 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం దీనిని పరిష్కరించవచ్చు కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మనం x 0 అని చెప్పాము కాబట్టి ఈ మొదటి ఈక్వేషన్ లో y తో సంబంధం లేకుండా x 0 గా తీసుకుంటే ఈ fx0 అవుతుంది x 0 గా తీసుకుంటే ఈ సందర్భంలో మనం 2y2 ని పొందుతాము కాబట్టి x 0 అయినప్పుడు మనకు y 0 అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి మనకు y 0 మరియు y 2 ని పొందుతాము కాబట్టి x 0 అయినప్పుడు మనం 0 0 మరియు 0 2 పాయింట్ లను కలిగి ఉంటాము ఇప్పుడు అదేవిధంగా మనం y 0 గా తీసుకోవచ్చు y 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది మరియు ఆ తర్వాత మీరు x కి సాధ్యమైన అన్ని విలువలను కనుగొంటారు కాబట్టి ఈ విధంగా ఈ సమీకరణాల ఈక్వేషన్స్ ను పరిష్కరించడం ద్వారా మనం అన్ని క్రిటికల్ పాయింట్ల ను పొందవచ్చు మనం ఏమి పొందుతాము మనం 00200±2 లను క్రిటికల్ పాయింట్లు గా కలిగి ఉన్నాము కాబట్టి ఈ ప్రాబ్లం లో వీటినన్నింటినీ క్రిటికల్ పాయింట్లు గా మనం చూడవచ్చు ఇవి క్రిటికల్ పాయింట్లు కాబట్టి ఇక్కడ మనం దీనిని దీనిని దీనిని మరియు ఇక్కడ దీనిని చూడవచ్చు మరియు ఇక్కడ మళ్ళీ ఈ క్రిటికల్ పాయింట్ ఉంది కాబట్టి ఇవి ఈ ప్రాబ్లం యొక్క క్రిటికల్ పాయింట్లు ఇక్కడ ముగింపు ఏమిటంటే a b అనే పాయింట్ స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్ట బిందువు అయితే fxab0 మరియు fyab0 లను ఎక్సట్రీమమ్ కొరకు ఆవశ్యక నియమాలుగా మనం కనుగొన్నాము మరియు ఈ క్రిటికల్ పాయింట్లు స్థానిక ఎక్స్ట్రీమ మరియు శాడిల్ పాయింట్లు కావచ్చు స్థానిక ఎక్స్ట్రీమ లేని క్రిటికల్ పాయింట్లను శాడిల్ పాయింట్లు అని పిలుస్తాము కాబట్టి ఉదాహరణకు ఇది స్థానిక ఎక్స్ట్రీమ్ పాయింట్ అని మనం ఇప్పటికే చూశాము మరియు మనం స్థానిక గరిష్ఠాన్ని కూడా కలిగి ఉన్నాము ఇక్కడ కూడా స్థానికగరిష్టం ఉంది మరియు ఈ పాయింట్ల దగ్గర స్థానిక కనిష్టం ఉంది మరియు ఈ పాయింట్ దగ్గర మనం స్థానిక గరిష్ట మరియు స్థానిక కనిష్టాల ను పొందడం లేదు కాబట్టి దీనిని శాడిల్ పాయింట్ అని అంటాము తర్వాత ఉపన్యాసంలో మనం ఇది స్థానిక గరిష్టమా లేదా స్థానిక కనిష్టమా అని ఎలా గుర్తించాలో నేర్చుకుంటాము ఎందుకంటే ఆవశ్యక నియమాలు మనకు స్థానిక ఎక్స్ట్రీమ కోసం మరియు శాడిల్ పాయింట్ ల కోసం పాయింట్ లను ఇస్తాయి అయితే అప్పుడు మనం ఇచ్చిన క్రిటికల్ పాయింట్ దగ్గర ఫంక్షన్ స్థానిక గరిష్ఠాన్నిలేదా స్థానిక కనిష్ఠాన్ని తీసుకుంటుందా లేదా ఆ పాయింట్ శాడిల్ పాయింట్ అవుతుందా అని గుర్తించాల్సి ఉంటుంది ఇది తర్వాత ఉపన్యాసంలో మనం చర్చించబోయే అంశం ఇవి రిఫరెన్సులు ధన్యవాదాలు